బాడీ లాంగ్వేజ్ అనేది స్పర్శ ద్వారా మన ఆలోచనలు భావనలు మరియు అనుభూతులను తెలిపే అధ్యయనం ఇందులో ఇతరులను ఎలా ముట్టుకుంటాము ఎక్కడ ముట్టుకుంటాము ఎంతసేపు ముట్టుకుంటాము అనే విషయాలను శరీర భాష అంశంలో భాగంగా తెలుసుకుంటాం హాప్టిక్స్ ను సంబంధించి ఉపయోగించారు కానీ ఈ రోజు ఇది వివిధ రకాలైన శరీర స్పర్శ సంచలనాలను సూచించడానికి ఉపయోగపడుతున్నది ఇక మనం మానవ స్పర్శ యొక్క ప్రాముఖ్యత మరియు వృత్తిపరమైన సంభాషణలో దాని పాత్ర గురించి చర్చిద్దాం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో భాగంగా స్పర్శ యొక్క ప్రాముఖ్యతను అధ్యయనం చేస్తున్నప్పుడు దాని తరచుదనాన్ని మరియు రకాన్ని గమనించడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే అది మనకు ఎదుటి వ్యక్తిపై ఉండే భావనను మరియు ఒక పరిస్థితిలో ఒక బంధం నుండి మనం ఏం కోరుకుంటున్నాం అనే విషయాలను చూపెడుతుంది స్పర్శ ను కమ్యూనికేషన్ భుజం తట్టడం మొదలగునవి ఈ చర్యలు ముట్టుకుంటున్న వ్యక్తి యొక్క భావనలు మరియు ఉద్దేశాలు అశాబ్దిక సందేశాల ద్వారా తెలుపుతాయి ఇవి అందుకుంటున్న వ్యక్తి లో ప్రతికూల మరియు అనుకూల భావనలను కూడా కలగజేస్తాయి ఒక అనుకూల స్పర్శ ఎదుగుదలకు తోడ్పడుతుంది ఇంకా బంధాలను నిర్మించడానికి మరియు నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది ఒక అనుకూల స్పర్శ ఎందుకు ముఖ్యమంటే అది ఎదుటి వ్యక్తి మీద మనకున్న అభిమానానికి వ్యక్తీకరణగా కొంత సౌకర్యవంతమైన ప్రేమని తెలిపేందుకు సహాయపడుతుంది ఉదాహరణకి ఒక నిర్దిష్టమైన ప్రాజెక్టు చెడిపోయినప్పుడు మీ జట్టు నాయకుడు మీ దగ్గరకు వచ్చి భుజం తట్టి చిరునవ్వు నవ్వితే వెంటనే మీకు ధైర్యం వచ్చి అంతా బాగానే ఉంది అన్న అనుభూతి కలుగుతుంది కాబట్టి ఒక అనుకూల స్పర్శ ఇంకొకరి ఎదుగుదలకు ఉపయోగ పడుతుంది అన్న విషయం మనకు తెలుస్తోంది అలాగే ప్రతికూల స్పర్శ కూడా ఆందోళనతో సంబంధము కలిగిన ఇతర ప్రతికూల భావనలు దూకుడు యొక్క సూచన శారీరకంగా హింసించడం లేదా తోయ్యటం వంటి హింసాత్మక చర్యలు వంటి ఆలోచనలను తీసుకువస్తాయి స్పర్శ అనేది మానవ జ్ఞాపకశక్తి కి కూడా ముఖ్యం ఎందుకంటే మనం స్పర్శ యొక్క అవగాహనను ఎప్పటికీ మరువలేము మనకు ముఖ్యమైన మనుషుల స్పర్శను ఎప్పటికీ మరచిపోలేము అందుకె ఎప్పుడైనా గొప్ప వ్యక్తులు లేదా మహోన్నత గురువులు మనల్ని తాకినప్పుడు ఆ ఆ స్పర్శ యొక్క జ్ఞాపకాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాము కఠినమైన వృత్తిపరమైన పరిస్థితులలో కూడా మానవ స్పర్శకు అనుకూల భావనలను అదేవిధంగా ప్రతికూల భావనలను కలిగించే సమర్థత ఉంది జోన్స్ లో భాగంగా అనుకూల స్పర్శ మద్దతు ప్రశంస కలుపుకోవడం అభిమానం ఓదార్పు మొదలగు భావాలను తెలియజేస్తుంది ఒక స్పర్శ అభిమానంగా లేదా అధికారంగా ఉండవచ్చు అది పరిస్థితిని తేలికగా తీసుకోమని చెప్పేటప్పుడు చిలిపిగా కూడా ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితిని నియంత్రించేందుకు కూడా స్పర్శ ఉపయోగపడుతుంది అలాగే మనుషుల ప్రవర్తనను మరియు వైఖరిని నియంత్రించేందుకు ఇతరులపై హోదానూ అధికారాన్ని తెలపడానికి కూడా స్పర్శ ఉపయోగపడుతుంది మనం కొన్ని కర్మ స్పర్శలను కూడా అప్పుడప్పుడు గమనిస్తాము ఉదాహరణకు వేరొకరిని పలకరించే సమయంలో కరచాలనం చేయడం వారి దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడు చిన్న కౌగిలింతను ఇవ్వడం వంటివి ఈ కర్మ స్పర్శల వర్గం లోనికి వస్తాయి కొన్నిసార్లు వృత్తి ఆధారంగా ఎదుటి మనిషిని తప్పనిసరిగా ముట్టుకోవలసి వస్తుంది ఉదాహరణకు ఒక వైద్యుడు రోగులను ముట్టుకోవడం మనం ఎవరినైనా కారులో నుంచి బయటకు రావడానికి సహాయపడిన పడినప్పుడు చేయి పట్టుకోవడం వంటివి ఈ స్పర్శలు పనితీరుకు సంబంధించి ఉంటాయి కొన్నిసార్లు అనాలోచితంగా కూడా మనం ఎదుటి వారిని ముట్టుకుంటాము ఉదాహరణకు మనం కిక్కిరిసి ఉన్న ట్రైన్ లో గాని బస్సులో గాని ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా నిండి ఉన్న లిఫ్ట్ ఎక్కినప్పుడు కొంతవరకూ స్పర్శను నివారించలేము కాకపోతే వృత్తిపరమైన పరిస్థితులలో కూడా ప్రత్యేకమైన శరీర భాగ స్పర్శ కు సంబంధించి కొన్ని సాంస్కృతిక నిషేధాలు ఉన్నాయి మనమిప్పుడు సాంస్కృతిక నిషేధాలు ఏమిటో తెలుసుకుందాం కరచాలనం అనేది సహజంగా మనం ఉపయోగించే మొదటి వృత్తి సంబంధిత స్పర్శ ఇతరులను పలకరించే సమయంలో ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇది మన దైనందిన జీవితంలో ఒక మామూలు అశాబ్దిక చర్య కాకపోతే ఒక్క కరచాలనంలో ఎన్నో సందేశాలను దాచగలగడం అనేది ఆశ్చర్యం గొలిపే విషయం కరచాలనం అనేది ఒక రకమైన స్పర్శ కాబట్టి దీని సహాయంతో తెలుపబడే భావనలు కొంత వెచ్చదనం ఇతరులపై అధికారం చలాయించాలన్న కోరిక కొన్నిసార్లు ఎదుటి వ్యక్తితో మాట్లాడటానికి అయిష్టత మొదలైనవి కరచాలన యొక్క మూలం మనుషుల యొక్క మనుగడ ప్రవృత్తులతో సంబంధించి ఉండటం అనేది ఆసక్తికరమైన విషయం ఎలియాన్ పీస్ కరచాలనాన్ని గుహమనిషిశకం యొక్క అవశిష్టం గా ఉదాహరించారు గుహమనుషులు లేదా నాగరికత అభివృద్ధి యొక్క ప్రారంభ దశలలో మనుషులు ఒకరినొకరు కలిసినప్పుడు గాలిలోకి చేతులు ఎత్తి ఖాళీ అరచేతులను చూపించేవారు దీని అర్థం ఇతరులకు అపాయం కలిగించే ఆయుధాలు ఏవి తమ దగ్గర లేవు అని చెప్పటం క్రమేణా నాగరికత పెరిగే కొద్దీ ఇది చేతిని గుండె మీద కు తెచ్చుకునే రోమన్ సెల్యూట్ గా మారింది గాలిలోకి అర చేతిని ఎత్తి చూపించే సంకేతం దశాబ్దాలుగా మారి వివిధ రకాలైన వైవిధ్యాలను చూసింది ఈ ఆలోచనను డెస్మండ్ మోరిస్ 1969 లో తన పరిశోధనలో 'పశ్చిమ దేశాలలో కరచాలనం అనేది పలకరించుకునే ఇద్దరు వ్యక్తులు తమ దగ్గర ఆయుధాలు లేవు అనే విషయాన్ని తెలిపేందుకు చేసే ప్రక్రియగా మొదలై ఉంటుంది' అని చెప్పారు కాబట్టి ప్రారంభంలో కరచాలనం అనేది నమ్మకమనే బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడే ఆలోచనలా మొదలయ్యి ఉంటుంది ఈ పరస్పర చర్య తో కొంత వరకూ స్నేహం కూడా చేర్చబడి ఉంది కాకపోతే చాలా త్వరగా ఇది ఇద్దరు మనుషుల మధ్య సమానత్వపు గుర్తుగా మారిపోయింది విభిన్న ఏర్పాట్లు మరియు ఒప్పందాలను కూర్చుకునేందుకు సంకేత మయ్యింది ఇప్పుడిది రోజులో ఒక వ్యక్తిని మొదటి సారి కలిసినప్పుడు ఉపయోగించే సాధారణ పలకరింపు నియమం ఇప్పటికీ దీని అసలు అర్థాన్ని తెలుసుకునే అవకాశం ఉంది ఎవరైనా కరచాలనానికి నిరాకరిస్తే సులువుగా ఆ వ్యక్తి దూకుడు స్వభావం కలవాడని నిర్ధారణ అవుతుంది మూలాలతో సంబంధం లేకుండా కరచాలనం అనేది ఆధునిక యుగంలో తప్పనిసరి భాగమయ్యింది అన్ని జాతుల మనుషులు వివిధ హోదాలలో ఉన్నవారు వేరు వేరు సంస్కృతులకు మరియు ప్రదేశాలకూ సంబంధించిన వారు అందరూ కూడా ఈ ప్రత్యేకమైన సంజ్ఞను వాడతారు చాలా సంఘాలలో ఇప్పటికీ భిన్న లింగాల వారితో సాంప్రదాయబద్ధమైన కరచాలనను ఉపయోగిస్తారు ఉదాహరణకు మనకన్నా పై హోదా లో ఉన్న వ్యక్తి కరచాలనం కోసం చేయిస్తే వారి ఉన్నత స్థాయి మనల్ని కలవర పెడుతుంది అదేవిధంగా చాలా సంఘాలలో ముందుగా ఆడవారే కరచాలనం కోసం చేయి జాపాలి మరియు మగవారు తమంతట తాముగా కరచాలనాన్ని ప్రారంభించకూడదు మరికొన్ని సంస్కృతులలో ఆడవారు కరచాలనాన్ని తప్పించి మరొక సాంప్రదాయ పద్ధతిలో ఇతరులను పలకరించే ప్రయత్నం చేరుతారు నాన్ వెర్బల్ అస్పెక్ట్స్ అఫ్ కమ్యూనికేషన్ లో భాగంగా కరచాలనం లో వివిధ రకాలను వాటి భావాలను క్రిందనున్న చిత్రాలలో తెలుసుకుందాం మనం ఎదుటివారితో కరచాలనం చేస్తున్నప్పుడు తెలిపే భావాలు కూడా చాలా ముఖ్యం హత్యకు గురి కాబడ్డ మాజీ యు ఎస్ అత్యంత ప్రభావవంతమైన హ్యాండ్షేక్ను నిర్ణయించడానికి ఒక మొత్తం అధ్యయనాన్ని ప్రారంభింపజేశారు అని వినికిడి కరచాలనం నిజాయితీ గల వెచ్చదనాన్ని అభద్రతను సూచించవచ్చు అలాగే వెంటనే వదిలేసిన చేయి పొగరుబోతుతనాన్ని సూచిస్తుంది మనం చాలా రకాలైన కరచాలనాల గురించి తెలుసుకోబోతున్న ప్రథమంగా ముఖ్యమైన మూడు రకాల హ్యాండ్షేక్లు ఏదైనా వృత్తిపరమైన నేపధ్యంలో ఒకరినొకరు పలకరించినప్పుడు ఆధిపత్యాన్ని లొంగి వుండటాన్ని లేక సమానత్వాన్ని సూచిస్తాయి ఈ చిత్రం సముచితంగా డామినెంట్ హ్యాండ్షేక్ అధికారికంగా గుర్తింపు పొందింది ఈ రకమైన కరచాలనం లో చేయి ఇచ్చే వ్యక్తి తమ అరచేతిని ఒక ప్రత్యేకమైన దిశలో ఉంచగా ఎదుటి వ్యక్తి కరచాలనం చెయ్యాలంటే వారి అరచేతిని పైకి కనపడేలా చేయి జాచాలి ఇది మొదటి వ్యక్తి కి రెండవ వ్యక్తి పై అధికారం చలాయించాలి అన్న కోరికను తెలియజేస్తుంది సహజంగా పై హోదా లో ఉన్న అధికారులు ఉన్నత పదవులలో ఉండి అధికారాన్ని సునాయాసంగా చూపేవారు లేదా కొన్నిసార్లు యువకులలో కూడా ఈ డామినెంట్ హ్యాండ్షేక్ కనపడుతుంది వృత్తి సంబంధిత పరిస్థితులలో తోటి ఉద్యోగి ఇటువంటి కరచాలనం చేస్తే మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఇంకా మీరు దీన్ని నిరోధించాలని కూడా ప్రయత్నించవచ్చు ఇటువంటి హ్యాండ్షేక్ను తప్పించుకుని తిరిగి సమానత్వాన్ని తీసుకునిరావడానికి ఒక ఆసక్తికరమైన ఉపాయం మీ ఎడమకాలును ముందుకు తేవడం దీనివల్ల మీ శరీరం కొద్దిగా ఒరిగి రెండవ వ్యక్తి ఒక అడుగు వెనుకకు వెయ్యాల్సి వస్తుంది ఇది మీరు చేతిని తిప్పి సంభాషణను మరింత సమాన ప్రాతిపదికన ప్రారంభించడానికి సహాయపడుతుంది సబ్మిస్సివ్ హ్యాండ్షేక్ కు వ్యతిరేకంగా ఉండి మీరు చేయి ఇచ్చినప్పుడు అరచేయి పైకి కనపడేలా ఉంటుంది దీన్ని ఎదుటి వ్యక్తికి పై చెయ్యి ఇవ్వడానికి ప్రతీకగా భావించవచ్చు ఇది ఆ వ్యక్తి పరిస్థితులను నియంత్రించినా మీకు ఎటువంటి అభ్యంతరము లేదని సూచించడం కొన్నిసార్లు ఈ విధమైన హ్యాండ్షేక్ను క్షమాపణ చెప్పే అవసరం వచ్చినప్పుడు పదాలకు బదులుగా ఆ భావాన్ని శరీర భాష ద్వారా తెలిపేందుకు కావాలనే ఉపయోగించవచ్చు సహజంగా ఇటువంటి సబ్మిస్సివ్ హ్యాండ్షేక్ ఉపశమన వైఖరిని సూచించినా ఇతర కారణాలను కూడా కొన్నిసార్లు మనం పరిగణలోనికి తీసుకోవాలి ఉదాహరణకు చేతులు చాలా సున్నితంగా ఉండటమే కాక కొన్నిసార్లు వారి పనిముట్లు గా ఉపయోగపడే వృత్తుల వారు శస్త్రవైద్యులు పియానో వాయించేవారు కళాకారులు మొదలగువారు కరచాలనాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు ఎందుకంటే వీరికి చేతులు చాలా అమూల్యమైనవి కాబట్టి వారు సహజంగా వెనకాడి చాలాసార్లు వదులు గా ఉండే కరచాలనం ను ఉపయోగిస్తారు అందువల్ల ఒక ప్రత్యేకమైన కరచాలనం యొక్క అర్థాన్ని తెలుసుకునేందుకు భాషేతర భావ ప్రకటన సమూహాల సంకేతాలను కూడా గమనించడం ఎంతో అవసరం వృత్తి సంబంధిత పరిస్థితులలో ఇద్దరు వ్యక్తులు సమానత్వపు కారణాల వల్ల కలుస్తున్నప్పుడు ఉపయోగించే కరచాలనాన్ని ఈక్వల్ హ్యాండ్షేక్ కు దారి తీస్తుంది ఈక్వల్ హ్యాండ్షేక్ లో నిలువుగా అరచేయి బయటకు ఉండి తిన్నగా ఉంటుంది అన్ని హోదాలలోనూ సమానత్వాన్ని అదే సమయంలో పరస్పర గౌరవాన్ని చూపించేదిగా దీన్ని ఉత్తమ వ్యాపార కరచాలనం గా పరిగణలోకి తీసుకుంటారు ఒక ఫర్మ్ హ్యాండ్షేక్ యొక్క పొడిగింపు అది కరచాలనం చేస్తున్నా వ్యక్తి యొక్క ధైర్యాన్ని మరియు కేంద్రీకృత శక్తిని సూచిస్తుంది వ్యాపార వర్గాలలో ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు ఒక అనుకూల కానీ దృఢమైన వ్యక్తిగా పరిచయం చేసుకోవాలి అన్నప్పుడు ఈ హ్యాండ్షేక్ను ఉపయోగిస్తారు కాబట్టి ఒకరు ఒక కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నప్పుడు లేదా ఉన్న సంబంధాన్ని బలంగా మార్చుకోవాలి అనుకున్నపుడు ఈ ఫర్మ్ హ్యాండ్షేక్ కొన్నిసార్లు అవకాశాల్ని నిర్మించుకోవడానికి లేదా ఒక వ్యాపార అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి లేక ఒక వృత్తి సంబంధిత పరిస్థితిలో భావాలను తెలుపడానికి ఉపయోగపడుతుంది డబల్ హ్యాండ్షేక్ అనేది ఎదుటి వ్యక్తి చేతిని తమ రెండు చేతులలోకి తీసుకునే ప్రయత్నం మీ రెండు చేతులు ఎదుటి వ్యక్తికి ఒక చేతి తొడుగు లాంటి భావనను కలిగిస్తాయి ఈ ప్రత్యేకమైన కరచాలనం ఎదుటి వ్యక్తికి వేరే విధమైన అనుభూతిని కలిగించవచ్చు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ముందు నుంచి ఉండే స్నేహాన్ని మరియు అనధికారాన్ని సూచిస్తుంది ఇది ఇంతకు ముందునుండి ఉన్న నిజాయితీని నమ్మకాన్ని మరియు ఎదుటి వ్యక్తి మీద ఉండే ఉన్న లోతైన భావాన్ని సూచిస్తుంది మరియు చూపిస్తుంది ఈ రకమైన కరచాలనం ఇద్దరి మధ్య శారీరక పరిచయం మోతాదుని పెంచుతుంది అంతేకాక ఎదుటి వ్యక్తి యొక్క కుడి చేతిని పరిమితం చేస్తుంది ఇంకా మీరు మాట్లాడుతున్న ఆ వ్యక్తి మీద కొంత నియంత్రణ సాధించడానికి సహాయపడుతుంది సాంప్రదాయబద్దంగా ఈ కరచాలనం ముందు నుండి ఉన్న నిజాయితీ తోటి మరియు నమ్మకం తోటి ముడిపడి ఉంది గనుక ఇది కార్పొరేట్ రంగాలలోనూ మరియు రాజకీయ క్షేత్రాలలోనూ ప్రియమైన కరచాలనం గా ప్రసిద్ధి పొందింది అందువల్ల ఇది అపనమ్మకం తో సహవాసి గా కూడా పేరు పొందింది గ్లోవ్ హ్యాండ్షేక్ అని కూడా పేరు పొందింది సమాజంలో పేరు ఉన్నవాళ్లు ఇతరుల మీద అభిమానాన్ని నటించాల్సి వస్తుంది ఎన్నో అధికారిక ఛాయా చిత్రాల సమయంలో ప్రతిసారీ ఇదే కరచాలనాన్ని ఉపయోగించడం వలన దీనికి మోసపూరితమైన ఉద్దేశాలతో అనుబంధం కలదానిగా పేరు వచ్చింది ప్రత్యేకంగా మీరు ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు ఆ వ్యక్తి ఇటువంటి కరచాలనాన్ని ఉపయోగిస్తే ఎరుపు రంగు సంకేతంగా భావించి ఖచ్చితంగా అతని ఉద్దేశాలను అనుమానించాలి డెడ్ ఫిష్ ఏ మాత్రము ఆకర్షవంతం కాని కరచాలనం ఇందులో ప్రత్యేకించి మీ చేయి చల్లగా లేక తడిగా అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తికి మీ మీద ఎటువంటి అనుకూల భావము లేదని తెలుస్తుంది ఇది జీవము మరియు ప్రాణము లేని కరచాలనం ఇతరులలో కూడా అటువంటి భావాలనే కలిగిస్తుంది కాబట్టి ఇది విశ్వవ్యాప్తంగా జనాదరణ లేని హ్యాండ్షేక్ దురదృష్టవశాత్తు ఈ రకమైన కరచాలనం ఉపయోగించే కొంతమంది వ్యక్తులకు వారి హ్యాండ్షేక్ ఇటువంటిదన్న విషయం తెలియదు కాబట్టి ప్రత్యేకించి యుక్తవయస్కులు తమ స్నేహితులతో కరచాలనం చేసి దానివల్ల వారిలో కలిగె భావాలను గురించి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది కొన్నిసార్లు మనకు ఎదురుపడే మరియొక కరచాలనం నకల్ గ్రైండర్ యొక్క అంతరార్థం ఈ కరచాలనం చేస్తున్న వ్యక్తి చేతులు ఉత్పత్తి చేసే ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది ఈ ఒత్తిడి కొన్నిసార్లు అధికారాన్ని చలాయించాలన్న కోరిక లేదా కొన్ని పరిస్థితులలో మనసులో ఉండే భయం వల్ల ఆందోళన వల్ల ప్రత్యర్థిని అధిగమించాలనే వాంఛ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నకల్ గ్రైండర్ సంకేతాలను కూడా గమనించాలి స్టిఫ్ ఆర్మ్ హ్యాండ్షేక్ లోకి బలవంతంగా రావడానికి ప్రయత్నిస్తున్నట్టె కాకపోతే రెండు పరిస్థితులలోనూ చేయి ఇస్తున్న వ్యక్తి ఉపయోగించినా లేదా చేయి అందుకునే వ్యక్తి ఉపయోగించినా స్టిఫ్ ఆర్మ్ అనేది బింకమైన వైఖరిని స్నేహ తత్వం లేకపోవడాన్ని సూచిస్తుంది అందువల్ల వృత్తి పరమైన పరిస్థితులలో దీనిని హృదయ పూర్వకమైన పలకరింపుగా పరిగణించరు ఈ ప్రత్యేకమైన దృశ్యం సహజంగా ఫింగర్ టిప్ గ్రాబ్ హ్యాండ్షేక్ అందిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క అరచేయి అందక కేవలం చేతివేళ్లను మాత్రమే పట్టుకో గలుగుతాడు ఈ కరచాలనం అందుకునే వ్యక్తిని ఇచ్చే వ్యక్తికి సౌకర్యవంతమైన దూరంలో ఉంచుతుంది కాకపోతే ఇది పరిస్థితిని ఇంకా సమాజంలో ఒకరి హోదాను ప్రతికూలమైన భావనలో బహిర్గతం చేస్తుంది ఇది చేయి అందించే వ్యక్తి లో తనమీద తనకు ధైర్యం లేకపోవడాన్ని లేదా ఎదుటి వ్యక్తితో సంబంధానికి నిరాకరణను తెలియజేస్తుంది ఇది కొన్నిసార్లు సమాజంలో మన స్థానం యొక్క తీవ్రమైన అవగాహన వలన ఎదుటి వ్యక్తిని తక్కువగా చూసి వారితో కరచాలనం ఇష్టం లేకపోవడం లేకపోవడాన్ని కూడా సూచిస్తుంది హాస్యభరితంగా దీన్ని కొన్నిసార్లు క్వీన్స్ ఫింగర్ టిప్స్ అని కూడా అంటారు దీన్ని ఎదుటి వ్యక్తి కన్నా మేము చాలా గొప్ప వాళ్ళం అని భావించే వ్యక్తులు ఉపయోగిస్తారు ఈ కరచాలనాన్ని సాధారణంగా స్త్రీ పురుషులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ప్రత్యేకించి సెమీ ఫార్మల్ పరిస్థితులలో ఉపయోగిస్తారు ఇది మగవారితో పోలిస్తే ఆడవాళ్ళు ఎక్కువ వ్యక్తిగత స్పేస్ కావాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు కాకపోతే వృత్తి సంబంధిత పరిస్థితులలో అన్ని లింగాల వారు దీన్ని నివారిస్తారు కరచాలనాలు అవి ఉత్పన్నమైన సాంస్కృతిక అంశాల ద్వారా కూడా నిర్ణయించబడతాయి జో నవర్రో కరచాలనాలు వెచ్చగా మరియు మనుషులు అభిమానంగా ఉండటాన్ని ఆయన గమనించారు ఈ అభిమానం కొన్నిసార్లు హ్యాండ్ షేక్ ద్వారా బహిర్గతమవుతుంది కొన్ని సంఘాలలో పలకరింపుల ప్రక్రియగా కరచాలనం తో పాటుగా భుజాన్ని లేక మోచేతిని ముట్టుకోవడం లేదా వీపు తట్టడం చేస్తారు హ్యాండ్ షేక్ అశాబ్దిక కమ్యూనికేషన్ లో భాగంగా మనల్ని ఒకరితో మొదటిసారి సమీపంగా తీసుకొని వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ప్రవర్తనను నకలు చేయడం ఉత్తమమని ఆయన సూచించారు కాబట్టి ఆయన సలహా రోమ్ లో లాగా నడుచుకోవాలి అని మనం సాంస్కృతిక విభేదాల గురించి తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకోవలసిన మరొక విషయం స్పర్శ కేవలం కరచాలనానికి మాత్రమే పరిమితం కాదు హాప్టిక్స్ యొక్క వేరే ఇతర రూపాలు ఒకరిని చేతి మీద భుజం మీద లేదా వీపుపై తట్టడం లాంటివి అంగీకారాన్ని తెలపటానికి లేదా అభినందించడానికి లేదా రాజీ కుదుర్చుకోవడానికి అయినా వినియోగిస్తారు స్నేహాన్ని తెలుపటానికి చేతులు కలపడం భుజం మీద చేయి వేయడం చేతిని పట్టుకోవడం కౌగిలించుకోవడం మొదలగునవి చేస్తారు ఈ సంకేతాల యొక్క అర్థాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం పాశ్చాత్య సంఘాలలో పలకరింపులో వేరే విధానాలను ఇప్పుడు తెలుసుకుందాము ఏ సంఘాలలో అయితే విద్య పాశ్చాత్య నమూనా మీద ఆధారపడి ఉందో అక్కడ కరచాలనం అనేది చివరి అంశం కాకపోతే కొన్ని ఇతర సంప్రదాయ సంఘాలలో శుభాకాంక్షలను మరికొన్ని విధాలుగా ఆమోదిస్తారు మరియు సాధారణంగా ఉపయోగిస్తారు చాలా పాశ్చాత్య దేశాలలో ముద్దును లేదా కౌగిలింతనూ పలకరింపు ప్రక్రియకు తగనివిగా భావిస్తారు కానీ కొన్ని దేశాలలో ఒక ఆచార వైఖరిగా వీటిని పరిగణించేవారికి ఇవి ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనవి ఉదాహరణకు సౌదీ అరేబియా లో కరచాలనం తోపాటు ఒక చిన్న ముద్దు ను కూడా ఇచ్చే సాంప్రదాయం ఉన్నది ఇంకా ఇక్కడ మగవారు కూడా హ్యాండ్ షేక్ తరువాత రెండు చెంపలపై ముద్దులను సాధారణంగా పరిగణిస్తారు రష్యా రాష్ట్రాలలో సమయాలలో చాలామంది కౌగిలించుకుని రెండుసార్లు ముద్దు పెట్టుకుంటారు దీన్ని ఎక్కడ ఇబ్బందికరంగా ఆలోచించరు ఒక తీవ్రమైన సాంస్కృతిక పద్ధతిగా ప్రత్యేకించి న్యూజిలాండ్ లో ఒక ఆచార పద్ధతిగా దీన్ని అవలంబిస్తున్నారు హ్యాండ్ షేక్ అనేది ఇతరులను తాకే ఒక ప్రత్యేకమైన పద్ధతిగా మనం గమనించవచ్చు ఇది ఇతరులను మనం మొదటిసారి కలిసినప్పుడు పలకరించే ఒక తీరు ఇది అనాలోచితంగా మనం ఎదుటి వ్యక్తికి తెలిపే వివిధ రకాల వైఖరులను మరియు భావనలను సూచిస్తుంది సాంస్కృతిక విభేదాల వల్ల ఇతర పలకరింపు పద్ధతులు కూడా ప్రముఖమైనవి ఈ ప్రత్యేకమైన వీడియో వివిధ సినీ చిత్రాల నుండి సేకరించిన కొన్ని ఆసక్తికరమైన హ్యాండ్ షేక్స్ ను వివరిస్తుంది మరియు ఇవి చూడటానికి ఆసక్తికరంగా ఉంటాయి చాలా రోజులైంది చూసి ఇద్దరం నాట్యం చేద్దాం ధన్యవాదములు